ఇప్పుడు మనకు ఇప్పటికే తెలిసిన వాటి ఆధారంగా మారుతుంది వాస్తవానికి ఈ సమస్యను పరిష్కరించలేము మనకు కొత్తగా గణిత సాంకేతికత అవసరం కాబట్టి మనం కొత్త గణిత సాంకేతికత ఏమిటో చూద్దాం మరియు అది గ్రీన్స్ ఫంక్షన్ పనితీరు యొక్క సాంకేతికత వెక్టార్ క్యాల్కులస్ సందర్భంలో మీరు గ్రీన్స్ పేరును విని ఉంటారు వెక్టార్ క్యాల్కులస్ యొక్క కొన్ని ఐడెంటిటీలకు గ్రీన్స్ పేరు పెట్టారు కాబట్టి అతను ఈ ప్రాంతంలో చాలా పనిచేశాడు కాబట్టి పేరుకు తగినట్లుగా పనులు జరుగుతాయి కాబట్టి ఇక్కడ చాలా మెటీరియల్ ఉంది మనం ఒక్కొక్కటిగా వెళ్దాం మనం ఈ రెండు ఈక్వేషన్లను కలిగి ఉన్నాము కరెంట్ సోర్స్ భాగం మొత్తం ఒక పదం Q లో సంగ్రహించబడింది ఇది కరెంట్ ద్వారా గుణించిన భౌతిక స్థిరాంకం కాబట్టి మనం దీనిని Q అని పిలుస్తారు ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ రెండు ఈక్వేషన్స్ సరిపోవు కాబట్టి ఇది మరింత క్లిష్టతరంగా ఉంటుంది దానిని మనము సులువుగా చేసే వరకు కాబట్టి కొత్త సమస్య ఏమిటి రెండు కొత్త ఫంక్షన్లను పరిచయం చేసిన మనం వాటిని g1 g2 అని పిలుస్తాము మరియు వాటి లక్షణాలు ఏమిటి ఈ రెండు ఈక్వేషన్లను సంతృప్తిపరుస్తాయి కాబట్టి మొదటి ఈక్వేషన్ని చదువుదాం కాబట్టి అది ▽2g1rr'k12g1rr' r r' అని చెప్పబడింది కాబట్టి ఈ డెల్టా ఫంక్షన్ మీ సాధారణ డిరాక్ డెల్టా ఫంక్షన్ అవుతుంది కాబట్టి డిరాక్ డెల్టా ఫంక్షన్ యొక్క ప్రాపర్టీ ఏమిటో మనందరికీ తెలుసు ఇది ప్రతిచోటా 0 మరియు r r వద్ద అనంతంగా ఉంటుంది మరియు ఇది నిజానికి ఫంక్షన్ కాదు కాబట్టి మనం దాని ఇంటిగ్రల్ గురించి మాట్లాడగలము డెల్టా ఫంక్షన్ యొక్క ఇంటిగ్రల్ మనం ఏకవచనం యొక్క ఈ పాయింట్ను కవర్ చేసినంత వరకు 1 ఉంటుంది కనుక మనం చేసిన దానిని రాయడానికి ఈ రెండు కొత్త ఫంక్షన్స్ r మరియు r ను మళ్ళీ మళ్ళీ ప్రవేశపెట్టాము మనం డాట్ వెక్టార్స్ r ఉంది కాబట్టి మనం కేవలం r వ్రాసినప్పటికీ మీరు r ని చూసినప్పుడు అది r వాస్తవమేనని అర్థమవుతుంది కానీ ఇది మొత్తం చాలా గజిబిజిగా చేస్తుంది కాబట్టి మనం దీనిని వెక్టార్ సైడ్ని తీసివేస్తాము కాబట్టి మనం వెక్టార్ని ప్రస్తావిస్తున్నప్పుడు మరియు విలువ గురించి ప్రస్తావించినప్పుడు కేసు నుండి r యొక్క సంపూర్ణ విలువ మీకు స్పష్టంగా ఉండాలి కాబట్టి మనం దేనినైనా పొందడానికి ముందు ఈ ఈక్వేషన్ ఈ రెండు ఈక్వేషన్ల మధ్య సారూప్యతలు ఏవైనా సారూప్యతలు ఉన్నాయా అని గుర్తు చేస్కోండి విద్యార్థి అలాగే కనిపిస్తుంది అదే కనిపిస్తోంది కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ ఇలా కనిపిస్తాయి ▽2 ఏదో ప్లస్ k² ఏదో ఒకదానితో సమానం ఈ రెండు ఈక్వేషన్స్ సరిగ్గా సరిపోయే సాధారణ టెంప్లేట్గా అనిపిస్తుంది మనం కుడి వైపు నాన్ జీరోగా చేస్తే మనం రెండవ ఈక్వేషన్ని పొందుతాము మరొకటి తేడా ఏమిటి అని అడిగితే మొదటి ఈక్వేషన్ కేవలం ఒక వేరియబుల్ r లోని ఈక్వేషన్ రెండవ ఈక్వేషన్ ఇప్పుడు మనం మరొక వేరియబుల్ r ని ప్రవేశపెట్టాము ఇది మొదట కొద్దిగా వింతగా అనిపిస్తుంది కానీ అది చాలా శక్తివంతంగా ఉంటుంది చివరగా ఈ ∇² ఆపరేటర్ ఇది కేవలం ప్రైమ్ కాని కో ఆర్డినేట్లపై మాత్రమే పనిచేస్తుంది కాబట్టి ఇది r యొక్క ఏదైనా ఫంక్షన్ను ఎదుర్కొన్నప్పుడు అది కాన్స్టాంట్ కాబట్టి ఇది కేవలం అసంపూర్తిగా ఉన్న చర్యలను మాత్రమే చెపుతుంది అది కేవలం ఒక ఊహ మాత్రమే కాబట్టి మనం ఇక్కడ స్పష్టంగా వ్రాయమని అనుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఎలా కొనసాగించాలి కాబట్టి మనం చేసే ఉపాయం ఏమిటంటే మనం మొదటి ఈక్వేషన్ని తీసుకుంటాము మనం ఈ మొదటి ఈక్వేషన్ని గుణించి g1 తీసుకున్నాము రెండవ ఈక్వేషన్ని గుణించి ɸ1 తీసుకోండి మరియు ఈ రెండింటిని తీసివేయండి ఈ రెండింటిని తీసివేయడం ద్వారా మనం పొందే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా విద్యార్థి కుడి వైపు కుడి చేతి వైపు కుడి చేతి వైపు పెద్దగా ఏమీ జరగదు ఎడమ వైపున ఎన్ని పదాలు ఉన్నాయి అంటే 4 పదాలు ఉండాలి అయితే దీనిని గుణించడం ఫలితంగా g1 మరియు ɸ1 ఏమి జరుగుతుందో k² టర్మ్స్ తో ఏమి జరుగుతుంది విద్యార్థి రద్దు చేయడం అవి రద్దు చేస్తాము కాబట్టి మనకు g1 ▽2ɸ1 ɸ1r r ఉంటుంది k² పదం పోతుంది ఇప్పుడు మనకు కుడి చేతి వైపు మిగిలిపోయింది కాబట్టి కుడి వైపు బదులుగా Qɸ1r r ఉంది మనం ఇక్కడ కొద్దిగా అలసత్వంగా ఉన్నాము ఈ g1ɸ1 వాస్తవానికి r మరియు r యొక్క ఫంక్షన్స్ అని మీకు తెలుసు అది k1 ఎలా ఉంటుంది కాబట్టి మనం k1ɸ1g1 మొదటి టర్మ్ నుండి మరియు రెండవ టర్మ్ నుండి మనం తీసివేస్తున్నాము కాబట్టి మనకు ఒక k1ɸ1g1 ఉంటుంది మనం ఈ రెండు ఈక్వేషన్లను తీసివేస్తున్నాము కాబట్టి ఇది రద్దు చేయబడింది కాబట్టి ఇవన్నీ మనకు మిగిలి ఉన్నాయి కాబట్టి దీన్ని చూస్తుంటే మనం మొదట ప్రారంభించినప్పుడు మరింత గందరగోళంగా అనిపిస్తుంది అయితే ఇది మనం తీసుకోవలసిన కొన్ని దశలు మనం చేయగలిగేది ఈ k1ɸ1 పదాన్ని వదిలించుకోవడమే మనం ఇంకా కొంచెం వెక్టార్ క్యాల్కులస్ చేయాలి కాబట్టి వెక్టార్ క్యాల్కులస్లో మనం దీనిని ప్రాడక్ట్ రూల్ అని పిలిచే ఐడెంటిటీ ఇక్కడ ఉంది కాబట్టి మనకు రెండు ఫంక్షన్స్ g మరియు ∇ɸ ఉన్నాయి కాబట్టి మనం ప్రాడక్ట్ యొక్క డెరివేటివ్ వెక్టార్ క్యాల్కులస్లో తీసుకోవాలనుకున్నప్పుడు అది విభేదిస్తుంది కాబట్టి దేనినైనా పొందడానికి ముందు ఎడమ చేతి వైపు స్కేలర్ లేదా వెక్టార్ని చూడండి విద్యార్థి స్కేలార్ గ్రాడ్ అవును ∇g ఒక వెక్టార్ g ఒక స్కేలార్ కాబట్టి ఇది మొత్తం వెక్టార్ విద్యార్థి సరి మరియు మనం వెక్టార్ యొక్క డైవర్జెన్స్ తీసుకున్నప్పుడు మనకు స్కేలార్ వస్తుంది ఈ పదాన్ని చూడండి ఇది వెక్టార్ ఇది వెక్టార్ డాట్ ప్రాడక్ట్ స్కేలార్ ▽2 స్కేలార్ యొక్క స్కేలార్ను g తో గుణిస్తారు కాబట్టి మనం డైమెన్షనల్గా అర్థం చేసుకున్నాము మనం వెక్టార్తో సమానంగా స్కేలర్ రాయడం లేదు కాబట్టి ఈ రకమైన ప్రాథమిక తనిఖీ మీరు ఈ వ్యక్తీకరణ వ్రాయాలి కాబట్టి ఈ ఐడెంటిటీను ఉపయోగించి మనం ఈ ఈక్వేషన్ యొక్క ఎడమ వైపు తిరిగి వ్రాయవచ్చా కాబట్టి మనం వ్రాయడానికి ప్రయత్నిస్తే మీరు దీనిని చూస్తే g1▽2ɸ1 ɸ1▽2g1 మనం ఏమి వ్రాస్తానో దానికి సమానంగా మనం వ్రాయగలము విద్యార్థి ∇ విద్యార్థిɸ1 విద్యార్థి ∇ ɸ1 g1 ∇ ɸ1 ɸ1∇ g1 ఎందుకంటే మళ్లీ ∇ ɸ1∇ g1 రెండు సార్లు వస్తుంది అది పూర్తిగా రద్దు చేయబడుతుంది కాబట్టి ఇది మనం చేసిన ఒక మార్పు ఈ ఫలితాన్ని మనతో ఉంచుకుంటాము దానిని మనం ఇప్పుడు ఇంతవరకు ఇంటిగ్రల్ ఈక్వేషన్ల గురించి మాట్లాడబోతున్నామని చెప్పడం ద్వారా ప్రారంభించాము కానీ ఇప్పటివరకు లోపల ఎక్కడా ఇంటిగ్రల్ లేదు కాబట్టి మనం చేయవలసిన ఇంటిగ్రల్ను పరిచయం చేయడానికి మనకి కలిగి ఉన్న ఈ ఈక్వేషన్ని తీసుకుందాం మరియు దానిని V వాల్యూమ్తో ఇంటిగ్రల్ చేయండి కాబట్టి దానిని వాల్యూమ్తో V1 అనుసంధానిద్దాం కాబట్టి ఈ మొత్తం dVV1 మనం సరి చేయబోతున్నాం మీరు వాటిని సరళీకృతం చేయడాన్ని చూస్తున్న టర్మ్స్ లో ఏదైనా చేయండి విద్యార్థి V1 రీజియన్కి అవును V1 రీజియన్ వాల్యూమ్ యొక్క రీజియన్ 1 కాబట్టి ఈ వాల్యూమ్ ఇంటిగ్రేషన్లో సులభతరం చేసే ఏకైక పదం ఏది చివరి పదం ఏమిటంటే మనం డెల్టా ఫంక్షన్తో ఇంటిగ్రేట్ చేస్తున్నాము అది అని సరళీకృతం చేయగల ఏకైక పదం ఇతర పదాలు అవి ఎలా సరళీకృతం అవుతాయో చాలా స్పష్టంగా లేదు కాబట్టి అవి ఎలా ఉంటాయో చూద్దాం విద్యార్థి విద్యార్థి సరే స్టూడెంట్ దానికి సబ్ డొమైన్ ఉందని మీరు చూడవచ్చు మీరు ఏమి చేస్తే అది పొందుతాము మనం ఈ పదాన్ని వాల్యూమ్ ద్వారా ఇక్కడ ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఈ వాల్యూమ్ లో ఇది ఇంటిగ్రల్గా మారడాన్ని మీరు గమనించవచ్చు కాబట్టి మనం అందుకోబోతున్నాము మనం 3D లో ఉన్న డైవర్జెన్స్ సిద్ధాంతాన్ని కలిగి ఉన్నప్పుడు అది v∇ dSచెప్పింది విద్యార్థి ముగిసింది 3D లో ఉన్న ds ల కంటే మనం పాఠశాల విద్య కోసం డైవర్జెన్స్ సిద్ధాంతం గురించి ఆలోచించడం అలవాటు చేసుకున్నాము వాల్యూమ్ ఉంది మరియు సర్ఫేస్ ఫ్లక్స్ ఉంది కనుక ఇది 3D విషయం అని ఆలోచించడం మనకు అలవాటు కానీ వాస్తవానికి ఈ సిద్ధాంతాన్ని అధిక లేదా తక్కువ డైమెన్షన్స్లో సూత్రీకరించకుండా మిమ్మల్ని నిరోధించేది ఏమీ లేదు ప్రధాన ఆలోచన ఏమిటంటే మనం ఎడమ వైపున N కొలతలలో వాల్యూమ్ కలిగి ఉంటే మనకు కుడి వైపున N 1 డైమెన్షన్లో సంబంధిత సర్ఫేస్ ఉంటుంది కాబట్టి మన సమస్య వాస్తవానికి 2D 3D కాదు కాబట్టి డైవర్జెన్స్ సిద్ధాంతం 2D లో ఈ విధంగా సరళీకృతం అవుతుంది కాబట్టి మనం ఒక డైమెన్షన్ని వదులుకోవాలి ఈ వాల్యూమ్ క్లోజ్డ్ వాల్యూమ్ కాబట్టి వాల్యూమ్ పరిమిత వాల్యూమ్ కాబట్టి ఇది ఒక పరిమిత సర్ఫేస్ అవుతుంది మరియు dV dS dl అవుతుందని గుర్తుంచుకోండి ఈ ds అనేది తప్ప మరొకటి కాదు ఈ nds కాబట్టి ఇది మీరు 2D ఉన్న డైవర్జెన్స్ సిద్ధాంతం మరియు మీరు దీనిని ఒక సర్ఫేస్గా భావించాలనుకుంటే ఇది ఇలా ఉంటుంది సర్ఫేస్ లోపల ఎడమ వైపు మూల్యాంకనం చేయబడుతోంది మరియు కుడి వైపు బౌండరీలో మూల్యాంకనం చేయబడుతోంది ఇది ఒక కాంటూర్ ఇంటిగ్రల్ అవుతుంది విద్యార్థి dl n కాదు n నార్మల్ n ఇది నార్మల్ కనుక ఇది బాహ్యంగా ఉంటుంది విద్యార్థి బాహ్య సర్ఫేస్ అవును కాబట్టి ఇది dl దాని ద్వారా వచ్చే ఫ్లక్స్ నార్మల్ దిశలో dl ద్వారా వచ్చే ఫ్లక్స్ ఇక్కడ అదే వివరణ A యొక్క ఫ్లక్స్ కి ఉంది n తో పాటు చిన్న ఏరియా ప్యాచ్ తో ఆ రీజియన్ ఇప్పుడు లైన్ లెంగ్త్ ఎలిమెంట్గా మారింది కాబట్టి ఈ డైవర్జెన్స్ సిద్ధాంతాన్ని 2D కి ఒక మ్యాపింగ్ చేయడం ఒకటి మరియు మనం కేవలం డైవర్జెన్స్ యొక్క నిర్వచనాన్ని ఉపయోగిస్తే ఇది చాలా సులభం మరియు మీరు దీన్ని పొందాలనుకుంటే మీరు దీన్ని పొందవచ్చు కాబట్టి మనం ఇప్పుడు ఈ డైవర్జెన్స్ సిద్ధాంతాన్ని రీజియన్ 1 కి వర్తింపజేయాలి కాబట్టి మన రీజియన్ 1 కాబట్టి మనం ఇది రీజియన్ 1 ని గీయడానికి ప్రయత్నిస్తున్నాము ఇక్కడ ఇది v1 రీజియన్ 1 దీనికి రెండు బౌండరీలు ఏమిటి S మరియు S∞ మనం వీటిని పరిమిత సర్ఫేస్గా భావిస్తే మనం సాధారణంగా నార్మల్ వెక్టార్ని గీసాను మనం భావిస్తే S∞ పరిమిత వాల్యూమ్గా ఇక్కడ మనం ఈ వాల్యూమ్పై డైవర్జెన్స్ సిద్ధాంతాన్ని వర్తింపజేసినప్పుడు మనం ఎన్ని సర్ఫేస్ ఇంటిగ్రల్ ను జాగ్రత్తగా చూసుకోవాలి ఈ సందర్భంలో వాల్యూమ్ ఒక సర్ఫేస్ ద్వారా జతచేయబడింది మరియు మనం ఆ సర్ఫేస్ నుండి ఫ్లక్స్ను జాగ్రత్తగా చూసుకోవలసి వచ్చింది కాబట్టి ఇది చాలా సూటిగా ఉంది ఈ సందర్భంలో మనం ఈ వాల్యూమ్కు డైవర్జెన్స్ సిద్ధాంతాన్ని వర్తింపజేస్తే వాల్యూమ్ని వదిలివేసే ఫ్లక్స్ని చూసుకోవాలి డైవర్జెన్స్ సిద్ధాంతం యొక్క సంభావిత అర్ధం లోపల సోర్స్ డైవర్జెన్స్ అవుట్గోయింగ్ ఫ్లక్స్తో సమానం ఇప్పుడు ఈ సందర్భంలో ఈ వాల్యూమ్ ఎన్ని సర్ఫేస్ల ద్వారా పరిమితం చేయబడింది రెండు సర్ఫేస్ల కరెంట్ S ద్వారా బయటికి లేదా S∞ బాహ్యంగా పోతుంది కాబట్టి మనం ఈ డైవర్జెన్స్ సిద్ధాంతాన్ని వ్రాసినప్పుడు మనం రెండు సర్ఫేస్ల ద్వారా ఫ్లక్స్ని చేయాలి కాబట్టి ఈ వెక్టార్కు వ్యతిరేకం అని ఇక్కడ చెప్దాం మనం దానిని n1 అని పిలుద్దాం మరియు దీనిని n∞ అని పిలుద్దాం కాబట్టి ఇక్కడ వర్తించే డైవర్జెన్స్ సిద్ధాంతం మనకు మొత్తం ఫ్లక్స్ని ఇస్తుంది కాబట్టి ఇది మనకు s కంటే ఎక్కువ f n ఇస్తుంది విద్యార్థి n1 ఇది బాహ్య నార్మల్ ఎందుకంటే ఈ వాల్యూమ్ని వదిలివేసే అన్ని ఫ్లక్స్ని మనం చూస్తున్నాము కాబట్టి ఇది n1 బాహ్య ఫ్లక్స్ ప్లస్ S n∞ dl ఫ్లక్స్ అయింది ఇప్పుడు S∞ వాస్తవానికి ఇది చాలా దూరంలో ఉంది మరియు సోర్స్ ఇక్కడ పరిష్కరించబడింది కాబట్టి భౌతికంగా మనం అనంతమైన బౌండరీలో జరగాలని ఆశిస్తున్నాము విద్యార్థి ఫీల్డ్ ఫీల్డ్ 0 కి వెళ్లాలి కాబట్టి ఈ పదం 0 కి వెళ్తుంది ఇక్కడ రెండవ టర్మ్ కి వచ్చినప్పుడు మనం రెండవ పదాలుగా n1 అలాగే nn అవి ఒకదానికొకటి వ్యతిరేకమైన సంబంధం ఏమిటి కాబట్టి మనం దీనిని అని వ్రాయగలము మరియు కారణం ఏమిటంటే ఈ నార్మల్ బాహ్యంగా ఈ దిశలో ఉన్నందున మనం ఈ సర్ఫేస్ పై నార్మల్ గా పిలవాలని నిర్ణయించుకున్నాము కానీ మనం వాల్యూమ్ 1 కి డైవర్జెన్స్ సిద్ధాంతం చేస్తున్నప్పుడు మనం అవుట్గోయింగ్ ఫ్లక్స్ వెక్టార్ను తీసుకోవలసి ఉందని మీరు గమనించవచ్చు మనం మొత్తం సమస్యను n1 పరిష్కరించగలము లేదా మనం nn కన్వెన్షన్తో పరిష్కరించగలమనే దానిపై ఆధారపడి ఉంటుంది మనం n ఎంచుకోబోతున్నాము కాబట్టి nn లోపలి నార్మల్ అయింది అందుకే మైనస్ గుర్తు ఉంది విద్యార్థి nn r యొక్క ఫంక్షన్ అవును బౌండరీ ఉన్న ఫంక్షన్గా స్టూడెంట్ అవును కాబట్టి సమయం 1622 చూడండి అన్నీ విద్యార్థి కాబట్టి కోఆర్డినేట్ స్థానంలో కొంత విలువ ఉంటుంది మరియు ఇతర కాబట్టి nn ఇది ఇంటిగ్రల్ ను గుర్తుంచుకోండి ఇది ఒక కాంటూర్ ఇంటిగ్రల్ అయింది ఇది బౌండరీలో మాత్రమే మూల్యాంకనం చేయబడుతుంది ఇది వాల్యూమ్ లో మూల్యాంకనం చేయబడదు కాబట్టి ఇది సాధారణంగా నిర్వచించబడిన బౌండరీలో మాత్రమే వస్తుంది కాబట్టి మనం దీనిని ఉపయోగించుకుంటాము మునుపటి పేజీలో ఉన్న వెక్టార్ క్యాల్కులస్ ఐడెంటిటీ రిఫర్ టైమ్ 1652 మరియు వాల్యూమ్ ఇంటిగ్రేట్ అయి ఈ dV ఇక్కడ ఉండటం లేదు మరియు ఈ కేసులో dS ఉంది ఎందుకంటే మనం 2D సమస్యకు దిగువకు వెళ్లాము మనం ఇంతకు ముందు పొందిన వాటిని ఉపయోగించి ఈ మొత్తం విషయం ∇ అయింది మరియు ∇ ఈ మొత్తం ఏమిటంటే ఇక్కడ డైవర్జెన్స్ సిద్ధాంతాన్ని వర్తింపజేస్తాము కాబట్టి ఇది sg∇ ∇g ndl అవుతుంది మరియు ఇక్కడ ఈ V1 కాబట్టి చాలా సంక్లిష్టంగా ఏమీ లేదు ప్రాథమికంగా మనం ఈ రెండు ఈక్వేషన్లతో ఇక్కడ ప్రారంభించాము ఈ రెండు ఈ రెండు గ్రీన్స్ Greens ఫంక్షన్లతో తీసివేయబడితే ఈ గ్రీన్స్ ఫంక్షన్ గురించి మీకు ఏమీ చెప్పలేదు కాబట్టి మనం వాటికి తెలుసు అని ఊహిస్తున్నాము మరొక మాడ్యూల్లో మనం వాటిని ఎలా పొందాలో మాట్లాడుతాము కానీ ప్రస్తుతానికి అవి తెలిసినవని అనుకుందాం మనం వాటిని తీసివేసి ఈ సంబంధాన్ని పొందడానికి మనం కొన్ని వెక్టార్ క్యాల్కులస్ని వర్తింపజేసాము ఆ తర్వాత మనం ఈ సంబంధాన్ని సరిగ్గా పొందడానికి డైవర్జెన్స్ సిద్ధాంతాన్ని వర్తింపజేస్తాము ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్కి తిరిగి వెళితే వాల్యూమ్ తో పాటు కూడా ఇంటిగ్రేట్ చేయబడుతుంది కాబట్టి v1g1rr'QdV వాల్యూమ్ ఇంటిగ్రేషన్ అవుతుంది కాబట్టి మనం ఈ ఇంటిగ్రేషన్ అంతా చేస్తే ఇవన్నీ తెలిసిన విషయాలు g ని ఎలా లెక్కించాలో మీకు చెప్పలేదు కానీ మనం దానిని పొందుతాము కాబట్టి g1 సమస్యలో Q ఇవ్వబడింది అని తెలుసు ఎందుకంటే Q కరెంట్ సోర్స్ ని సంగ్రహిస్తోంది కాబట్టి ఈ పదం మీకు ఇవ్వబడింది కాబట్టి ఇది మనకు తెలుసు మనం దీనిని ఇన్సిడెంట్ ఫీల్డ్ లాగా పిలవబోతున్నాము ఎందుకంటే దీనికి కరెంట్ సోర్స్ కరెంట్ సోర్స్ నుండి బయటకు వచ్చిన కొన్ని స్కాటర్డ్ ఫీల్డ్ల గురించి సరైన సమాచారం ఉంది కాబట్టి మనం ɸ1 దీనిని r లేదా r ఫంక్షన్ అని పిలవబోతున్నాము విద్యార్థి ప్రైమ్ r ఎందుకంటే మనం కరెంట్ సోర్స్ మరియు అన్నీ ఉన్న ప్రదేశంలో ఇంటిగ్రేట్ చేస్తున్నాము కరెంట్ సోర్స్ r యొక్క ఫంక్షన్ కాబట్టి మనకు r మిగిలిపోతుంది మరియు ఈ దానికి కృతజ్ఞతలు ఎందుకంటే g1 r r యొక్క ఫంక్షన్ మరియు ఒకవేళఉంటే g1 r యొక్క ఫంక్షన్ మాత్రమే అది కేవలం ఒక ఇంటిగ్రల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ భాగాలన్నింటినీ ఒకచోట చేర్చబోతున్నాం ఈ పదం మనం కొంచెం దృష్టిలో ఉంచుకోవాలి ఎందుకంటే మీరు అన్ని ఇతర టర్మ్ ను సరళీకృతం చేసారు కాబట్టి ఈ ɸ1 పదం ఈ ప్రస్తుత పదం మైనస్ అయ్యింది ఇక్కడ ఈ పదం ఇక్కడ కనిపించింది ఈ చివరి పదం ఇక్కడే మిగిలి ఉంది కాబట్టి అదిv1ɸ1 rr'dV కాబట్టి ఈ ఫంక్షన్ విలువ ఏమిటి మన దగ్గర డెల్టా ఫంక్షన్ ఉంది అది మరొక ఫంక్షన్ ద్వారా గుణించబడుతుంది మరియు మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాము విద్యార్థి ɸ1r కాబట్టి ɸ1r ఇది దాదాపు సరైనదే కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుందో చూడండి కాబట్టి ఇక్కడ మనకు ఒక పాయింట్ r ఉందని చెప్పండి ఇక్కడ మరొక పాయింట్ r కాబట్టి వాల్యూమ్ ఇంటిగ్రేషన్ అయితే విద్యార్థి ఇది 1 మాత్రమే ప్రేరేపిస్తుంది మనం ఒకటి మాత్రమే కాకుండా బాగా ప్రేరేపిస్తాము కాబట్టి ఇది ఈ డిరాక్ డెల్టా ఫంక్షన్ ఆ అనేక డైమెన్షన్స్లో ఒక ఫంక్షన్ కాబట్టి ఇది వాల్యూమ్ ఇంటిగ్రేషన్ అయితే ఇది త్రిమితీయ ఉత్పన్నమైన డెల్టా ఫంక్షన్ ఇది 2D కేసు కాబట్టి ఇది రెండు డైమెన్షన్ ఉత్పన్న డెల్టా ఫంక్షన్ కాబట్టి ఎక్కడైనా rr ఉన్న ఏకవచనాలు ఉన్నట్లయితే ఈ డెల్టా ఫంక్షన్ సైన్ కుడి లోపల ఫంక్షన్ విలువను సంగ్రహిస్తుంది మనం ఏమి చేస్తున్నానో చెప్పేటప్పుడు రెండు కండీషన్స్ మినహా మనం ఈ రీజియన్ వాల్యూమ్ 1 లో ఇంటిగ్రేట్ చేస్తున్నాము అదే మనం మొత్తం స్పేస్ ని చేయడం లేదు కాబట్టి ఈ ఈక్వేషన్లో r పరిచయం చేసినప్పుడు మనం ఖచ్చితంగా ఏమీ చెప్పలేదు r యొక్క స్థానం గురించి మనం ఏదైనా చెప్పామా మనం r అనే పదం చెప్పలేదు కాబట్టి ఈ వాల్యూమ్ని మనం ఇక్కడ చూసినప్పుడు r V1 లో ఉండవచ్చు లేదా ఎక్కడ ఉండవచ్చో విద్యార్థి V2 V2 r లో V1 ఉంటే అంటే r అనేది ఇక్కడ చెప్పి మరియు r ఉన్న ఆ వాల్యూమ్పై మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాము అంటే r అనేది r కి సమానమైన ఒక పాయింట్ మరియు మనం డెల్టా ఫంక్షన్ను ఆ వాల్యూమ్తో ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఈ ఇంటిగ్రల్కు ఏమి జరుగుతుంది అని చూస్తాం మనం ɸ1r పొందుతాము సరిగ్గా ప్రైమ్ మరోవైపు r లోపల ఉంటే మరియు మనం V1 ని చేస్తున్నాము ఏమి జరుగుతుంది డెల్టా ఫంక్షన్ విలువ ఏమిటి సరిగ్గా ప్రైమ్ మరోవైపు r లోపల ఉంటే మరియు నేను ఇంటిగ్రేట్ చేస్తున్నాను ఏమి జరుగుతుంది డెల్టా ఫంక్షన్ విలువ ఏమిటి ప్రతిచోటా 0 ఉంది కాబట్టి మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ మరియు వెక్టార్ క్యాల్కులస్ వంటి నృత్యం లాగా ఎలా జరుగుతుందో మీరు చూడవచ్చు మనం ఇక్కడ ఈ తుది ఈక్వేషన్కి రావాలి తదనంతర స్లైడ్లలో మనం దానికి చాలా అందమైన భౌతిక వివరణ ఇస్తాము కాబట్టి మనం దాని గురించి తరువాత మాట్లాడుతాము ఈ టాప్ ఈక్వేషన్స్ వాస్తవానికి 2 ఈక్వేషన్స్ ఇక్కడ ముగిశాయి ఒకటి r r V1 కి చెందినది మరియు రెండవది r V2 కి చెందినది కాబట్టి r V1 కు చెందినప్పుడు మీరు దాన్ని ఇంకా గుర్తించలేదు కానీ ఇది నిజానికి ఏమీ కాదు కానీ హైగెన్స్ సూత్రం Huygens's principle మరియు మనం ప్రతి టర్మ్ కి భౌతిక వివరణ ఇస్తాము ఈ విషయం మీరు ఎదుర్కోని విషయం ఇంతవరకు మీరు ఆ పేరును విని ఉండక పోవచ్చు కానీ దీనిని విలుప్త సిద్ధాంతం అంటారు కాబట్టి ఒక మంచి ప్రశ్న ఏమిటంటే ఈ ఈక్వేషన్స్ అవి స్వయంగా పరిష్కరించడం గురించి మనం ఎందుకు ఆలోచించలేము మునుపటి సమస్యలో మనం లైన్ ఛార్జ్ కలిగి ఉన్నాము మనం వాటిని ɸ1 తో విలీనం చేసి ఇంటిగ్రేట్ చేసి పరిష్కారాన్ని పొందాము ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏమిటంటే మాక్స్వెల్ ఈక్వేషన్స్ బౌండరీ కండిషన్లను కూడా విధించాలి ఎందుకంటే మీకు రెండు వేర్వేరు వాల్యూమ్లు ఉన్నాయి కాబట్టి బౌండరీస్ టాంజెన్షియల్ E ఫీల్డ్ టాంజెన్షియల్ H ఫీల్డ్ ఉండాల్సిన అవసరం ఉంది మనం ఇక్కడ ఈ రెండు ఈక్వేషన్లను చూసినప్పుడు బౌండరీ కండిషన్ గురించి ప్రస్తావించబడలేదు ఇది ఇక్కడ పాయింట్ బై పాయింట్ రిలేషన్ మరియు బౌండరీ కండిషన్ విధించడానికి మనకు మార్గం లేదు విద్యార్థి ɸ1 మరియు ɸ2 ను మనం 2 లో లాగా పరిచయం చేసాము 2 డైవర్జెన్స్ వేరియబుల్స్ వలె విద్యార్థి సర్ అవి ఏమీ కాదు గణితశాస్త్రపరంగా అవి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుతుంది వాల్యూమ్ 1 ఏది వాల్యూమ్ 2 అనేది వారికి తెలియదు కాబట్టి బౌండరీ కండిషన్లను విధించడం దీనితో పూర్తిగా సాధ్యం కాదు ఇతర సమస్యలో బౌండరీ లేదు ఛార్జీలు సర్ఫేస్పై ఉన్నాయి మరియు అది సరైనది ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ని తీసివేసి ఆపై ఒక నిర్దిష్ట వాల్యూమ్ని ఇంటిగ్రేట్ చేస్తుతున్నాము కాబట్టి మనం V1 మాత్రమే ఇంటిగ్రేట్ చేసాము తర్వాత V2 మాత్రమే ఇంటిగ్రేట్ చేస్తాము మరియు మీరు ఈ ఈక్వేషన్ని చూస్తారు వాస్తవానికి ఇది ఇప్పుడు సర్ఫేస్పై మాత్రమే పనిచేస్తోంది ఇక్కడ ఈ కుడి చేతి వైపు మనం బౌండరీ కండిషన్ విధించబోతున్నాము అక్కడే ఆ వాల్యూమ్ సర్ఫేస్గా మార్చబడింది మరియు బౌండరీ కండిషన్ ఇక్కడ కుడి వైపున వర్తించబడుతుంది కాబట్టి అందుకే మనం ఈ ట్రిక్ను వాల్యూమ్తో ఇంటిగ్రేట్ చేస్తాము ఆపై డైవర్జెన్స్ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తాము మంచి ప్రశ్న కాబట్టి దానితో మనం ఈ చర్చను ముగింపుకు తీసుకువస్తాము మరియు తరువాత ఈ టర్మ్స్ యొక్క భౌతిక వివరణను చూస్తాము